శుభాకాంక్షలు TALE యొక్క మాడ్యూల్ 1 యొక్క యూనిట్ 10 కు స్వాగతం మనం చివరి యూనిట్లో చివరిసారిగా ప్రారంభించిన అభ్యాస వర్గీకరణను చూడబోతున్నాం మనం మిగిలిన అభిజ్ఞా స్థాయిలను చూడబోతున్నాము మనం మునుపటి యూనిట్లో వర్గీకరణటాక్సానమీ యొక్క అవసరాన్ని ప్రవేశపెట్టాము మరియు వర్గీకరణటాక్సానమీ అనేది ఒక కోర్సును రూపొందించడానికి మరియు బోధనను సమర్థవంతంగా నిర్వహించడానికి తోటివారితో సంభాషించడానికి మరియు సంభాషించడానికి ఒక భాషను అందిస్తుందని మనం గుర్తించాము తద్వారా ఇద్దరు వ్యక్తులు ఇద్దరు అధ్యాపక సభ్యులు వారు అదే విషయం గురించి మాట్లాడుతున్నారని చర్చిస్తున్నారు అనేక వర్గీకరణాలు ఉన్నాయి మరియు వాటిని వివిధ విశ్వవిద్యాలయాలు వివిధ సంస్థలు అనుసరిస్తున్నాయి కానీ ప్రస్తుతం అండర్సన్ బ్లూమ్ వర్గీకరణనుటాక్సానమీ భారతదేశం ఉత్తర అమెరికా మరియు ఐరోపాలో చాలా మంది ఉపయోగిస్తున్నారు ఈ వర్గీకరణ ప్రకారం మూడు డొమైన్లు ఉన్నాయి కాగ్నిటివ్ ఎఫెక్టివ్ మరియు సైకోమోటర్ మరియు మనం ప్రధానంగా కాగ్నిటివ్ డొమైన్ను చూస్తాము కాగ్నిటివ్ డొమైన్ అనేది సమాచారాన్ని ప్రాసెస్ చేయడం జ్ఞానంగా మార్చడం సమస్యలను పరిష్కరించడం కాబట్టి కాగ్నిటివ్ డొమైన్కు రెండు కొలతలు ఉన్నాయి కాగ్నిటివ్ స్థాయిలు లేదా ప్రక్రియలు మరియు జ్ఞాన వర్గాలు కాబట్టి మనం రెండు కాగ్నిటివ్ స్థాయిలను చూశాము ప్రాథమిక జ్ఞాన స్థాయిలు అంటే మునుపటి యూనిట్లో గుర్తుంచుకోండి మరియు అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ యూనిట్ 10 ప్రధాన ఫలితం వర్తించుఅప్లై విశ్లేషించండిఅనలైజ్ మూల్యాంకనం చేయండిఎవాల్యుయేట్ మరియు సృష్టించండిక్రియేట్ ఇవి మనకు సంబంధించిన నాలుగు వేర్వేరు అభిజ్ఞా స్థాయిలు ఇప్పుడు వర్తించుఅప్లైతో ప్రారంభిద్దాం ఇది ఏమి చేస్తుంది అభ్యాసాలు చేయడానికి లేదా సమస్యలను పరిష్కరించడానికి విధానాలను ఉపయోగించండి అంటే మీరు కొన్ని ప్రక్రియలను వర్తింపజేస్తున్నారు ఆ విధానం మీకు వివరించబడింది ప్రతి అడుగు ఎందుకు అవసరమో అర్థం చేసుకున్నారు కానీ ఇప్పుడు మీకు ఇచ్చిన విధానాన్ని మీరు వర్తింపజేయాలి మరియు సాధారణంగా ఇది సమస్యను పరిష్కరించడం ఇది మనం తరువాత విధానపరమైన జ్ఞానం అని పిలిచే దానితో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది ఇప్పుడు రెండు ఉప ప్రక్రియల యొక్క విస్తృతంగా రెండు వర్గాలు ఉన్నాయి అవి ఎగ్జిక్యూట్ చేయండి మరియు ఇంప్లిమెంట్ చేయండి ఈ రెండింటితో అనుబంధించబోయే అదే క్రియ క్రియలు డిటర్మైన్ క్యాలిక్యులేట్ కంప్యూట్ ఎస్టిమేట్ పరిష్కరించడం డ్రా రిలేట్ మాడిఫై మొదలైనవి మీరు మరికొన్ని పదాలను కూడా జాబితా చేయవచ్చు ఇప్పుడు తేడా ఏమిటంటేఎగ్జిక్యూట్ చేయడానికి మరియు ఇంప్లిమెంట్ చేయడానికి ముందు కొన్ని ఉదాహరణలను చూద్దాం ఇంజనీరింగ్ యొక్క వివిధ శాఖల నుండి పరీక్షా పత్రాలు లేదా పరీక్షా పత్రాల నుండి తీసుకున్న సమస్యలు ఇవి ఇప్పుడు వివరాల గురించి చింతించకండి అయితే ఇక్కడ 50 కిలోమీటర్ల వేగాన్ని సాధించడానికి 200 టన్నుల మోటారు కోచ్ తీసుకున్న సమయాన్ని లెక్కించండి ఆపై ఇది కొన్ని షరతులలో మొదలవుతుంది మరియు వీటికి సంబంధించిన కొన్ని పారామితులు మీకు ఇవ్వబడ్డాయి వివిధ సంఖ్యలు మీకు ఇవ్వబడ్డాయి ఆపై మీరు లెక్కించాలి మీరు ఏమి లెక్కించాలి తీసుకున్న సమయాన్ని లెక్కించండి అంటే అనేక వేరియబుల్స్ ఉన్నాయి మరియు అనేక ఇన్పుట్ వేరియబుల్స్ లేదా పారామితులు ఉన్నాయి మరియు ఒక తెలియని వేరియబుల్ ఉంది అది ఇచ్చిన వేరియబుల్స్ మరియు పారామితుల ఆధారంగా లెక్కించాల్సినది సమయం కాబట్టి సాధారణంగా వర్తించే కార్యాచరణ ఉంటుంది ఏ పరిస్థితిలోనైనా మీకు తెలిసిన కొన్ని వేరియబుల్స్ మరియు కొన్ని తెలియని వేరియబుల్స్ ఉన్నాయి తెలియని వేరియబుల్స్ ఒకటి రెండు మూడు కూడా కావచ్చు మరియు తెలిసిన వేరియబుల్స్ పెద్ద సంఖ్యలో ఉండవచ్చు కాబట్టి తెలిసిన వేరియబుల్స్ పరంగా తెలియని వేరియబుల్స్ ను నిర్ణయించడం ప్రధాన పని ఇది మనం చూసే ఇంజనీరింగ్లో విస్తృతంగా వర్తించే కార్యాచరణ మరొక సమస్య 1000 సిసి కోర్ కట్టర్ ఇవ్వబడిన అన్ని వివరణలు లేదా పారామితులతో మరియు చివరకు మీరు బల్క్ యూనిట్ బరువు పొడి యూనిట్ బరువు శూన్య నిష్పత్తి మరియు సంతృప్త స్థాయిని కనుగొనాలి మీరు గమనించినట్లుగా నాలుగు తెలియని వేరియబుల్స్ ఉన్నాయి మరియు కొన్ని తెలిసిన వేరియబుల్స్ అన్నీ ఇవ్వబడ్డాయి యూనిట్ బరువు పొడి యూనిట్ బరువు శూన్య నిష్పత్తి మరియు సంతృప్త స్థాయి అనే నాలుగు తెలియనివి నిర్ణయించబడతాయి లేదా లెక్కించబడతాయి మరికొన్ని ఉదాహరణలు చూద్దాం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మీకు ట్రాన్స్ఫార్మర్ ఉంది మరియు ట్రాన్స్ఫార్మర్ యొక్క కొన్ని పారామితులు ఇవ్వబడ్డాయి లేదా దానితో సంబంధం ఉన్న కొన్ని వేరియబుల్స్ ఇవ్వబడ్డాయి చివరగా మీరు 0 8 యొక్క లాగింగ్ పవర్ కారకం వద్ద పూర్తి లోడ్ వోల్టేజ్ నియంత్రణను కనుగొనాలి ఇక్కడ వోల్టేజ్ రెగ్యులేషన్ అనే తెలియని వేరియబుల్ మాత్రమే ఉంది ఎలక్ట్రానిక్స్లో ఈ ప్రాంతంలో మరో సమస్య 49 హెర్ట్జ్ నుండి 51 హెర్ట్జ్ వరకు ఉన్న ఫ్రీక్వెన్సీ బ్యాండ్లోని సిగ్నల్లకు 20 డిబి కంటే మెరుగైన అటెన్యుయేషన్ అందించడానికి నాచ్ ఫిల్టర్ను రూపొందించండి మరియు పాస్ బ్యాండ్లోని సిగ్నల్లకు 6 dB గెయిన్ ఉండేలా చూడండి మరలా మీరు ఇప్పుడు నాచ్ ఫిల్టర్ను డిజైన్ చేస్తున్నారని అర్థం అంటే నాచ్ ఫిల్టర్లో ఒక రకమైన సర్క్యూట్ ఉంటుంది మరియు సర్క్యూట్ పారామితులు ఉంటాయి మొదట మీరు ఆ ఫిల్టర్ ఏమిటో గుర్తించాలి ఇది ఎలాంటి సర్క్యూట్ అవుతుంది మరియు మీరు నాచ్ ఫిల్టర్తో అనుబంధించబడిన అన్ని భాగాల పారామితులను నిర్ణయించాలి మునుపటి సమస్యల మధ్య చిన్న వ్యత్యాసం ఉందని మీరు గమనించవచ్చు మొదట ఇక్కడ రెండు దశలు ఉన్నాయి మొదట నాచ్ ఫిల్టర్ నిర్మాణం ఏమిటో తెలుసుకోవాలి అంటే మీరు సర్క్యూట్ రేఖాచిత్రాన్ని గీయగలగాలి ఆపై ఇచ్చిన విలువల ఆధారంగా మీరు దాని పారామితులను నిర్ణయించాలి కాబట్టి మీరు నాచ్ ఫిల్టర్ యొక్క నిర్మాణం తెలియకపోతే స్పష్టంగా మీరు ఈ సమస్యను పరిష్కరించలేరు కాబట్టి ఇది మరొకదానితో పోలిస్తే రెండు దశల ప్రక్రియలా కనిపిస్తుంది ఇవి వర్తించేఅప్లై కార్యకలాపాల నమూనాలు మనం కొంచెం వెనక్కి వెళ్లి ఈ రెండు కార్యకలాపాలను చూద్దాం ఎగ్జిక్యూట్ మరియు ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ అంటే మీరు ఖచ్చితంగా లెక్కించాల్సిన అవసరం చాలా స్పష్టంగా ఉంది అంటే విధానం అడిగారు లేదా మీరు కొన్ని సూత్రాలను గుర్తుంచుకోవాలి ఆపై దాన్ని ఉంచి అమలు చేయండి కానీ ఎలాంటి ఫార్ములా వాడాలి అది అవ్యక్తంగా లేదా తెలిసినది కానీ ఎగ్జిక్యూట్ భాగంలో సమస్య వివరణ ఏమి జరుగుతుంది అంటే మీరు ఏ విధానాన్ని వర్తింపజేయాలో కూడా కనుగొని ఆ విధానాన్ని వర్తింపజేయాలి అమలు అనేది విధానాన్ని ఉపయోగించడం అయితే అమలులో మీరు ఏ విధానాన్ని వర్తింపజేయాలి అని గుర్తించి ఆ విధానాన్ని వర్తింపజేయాలి మీరు గమనిస్తే ఇది కొంచెం ఎక్కువ స్థాయి అభిజ్ఞా కార్యకలాపాల పరంగా ఇంప్లిమెంట్ కంటే ఎగ్జిక్యూట్ కొంచెం ఎక్కువ ఇది రెండు దశల ప్రక్రియ ఉన్నాయి ఇప్పుడు వర్తించే విషయానికొస్తే అది సాధారణంగా ఎటువంటి సమస్య లేదు మరియు ఉదాహరణకు అధ్యాయ సమస్యల యొక్క అన్ని ముగింపులు ఎక్కువగా వర్తించే వర్గంలోకి వస్తాయి ఇప్పుడు తదుపరిది తదుపరి స్థాయి కాగ్నిటివ్ ప్రక్రియ విశ్లేషించబడుతుందిఅనలైజ్ ఇప్పుడు మొదట బ్లూమ్ యొక్క వర్గీకరణ అండర్సన్ బ్లూమ్ యొక్క వర్గీకరణ శాస్త్రం ఈ పదాన్ని ఎలా ఉపయోగిస్తుందో వివరిద్దాం విశ్లేషించండి విశ్లేషణలో పదార్థాన్ని దాని భాగాలుగా విభజించడం మరియు భాగాలు ఒకదానితో ఒకటి మరియు మొత్తం నిర్మాణానికి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో నిర్ణయించడం అదే ఖచ్చితంగా విశ్లేషించడం ఇప్పుడు వీటిలో భేదండిఫరెన్షియేట్ ఉంటుంది అంటే మీకు ఏదో సమర్పించబడింది మీకు వార్తాపత్రికలో వ్రాసిన ఒక వ్యాసం ఇవ్వబడిందని అనుకుందాం మరియు ఇప్పుడు మీరు సమర్పించిన పదార్థం యొక్క ముఖ్యమైన భాగాల నుండి సంబంధిత భాగాలను లేదా ముఖ్యమైన భాగాలను వేరుచేయాలి ఒకరు ఎప్పుడూ ఆ రకమైన విశ్లేషణ చేయవచ్చు ఏది ముఖ్యమైనది ఏది ముఖ్యమైనది కాదు మరియు మీరు దానిపై దృష్టి పెట్టవచ్చు మీరు సమర్పించిన పదార్థంలో ముఖ్యమైన భాగాన్ని మీరు పరిగణించే సమయానికి వచ్చే సమయానికి కాకుండా చాలా వార్తాపత్రిక వస్తువులు చాలా ముఖ్యమైనవి లేదా పునరావృతమయ్యే పదార్థాలను కలిగి ఉండటాన్ని మీరు చూడవచ్చు లేదా మీరు ఆర్గనైజ్ అని కూడా చెప్పవచ్చు నిర్మాణం సమగ్రపరచడం పొందికను కనుగొనడం రూపురేఖలు మొదలైనవి ఒక నిర్మాణంలో అంశాలు ఎలా సరిపోతాయి లేదా పనిచేస్తాయో నిర్ణయించండి ఇది మరొక రకమైన కార్యాచరణ మరియు అట్రిబ్యూట్ లేదా డీకన్స్ట్రక్ట్ అని పిలుస్తారు అంటే ఇచ్చిన వార్తాపత్రిక కథనాన్ని మళ్ళీ తీసుకుందాం వార్తాపత్రిక లేదా ఆ వ్యాసం రచయిత సమర్పించే దృక్పథం ఏమిటి దృక్కోణం ఏమిటి పక్షపాతం ఏమిటి అతను ప్రోత్సహిస్తున్న విలువలు ఏమిటి లేదా సమర్పించిన విషయానికి అంతర్లీనంగా ఉన్న ఉద్దేశం ఏమిటి వాస్తవానికి రాజకీయ ప్రసంగాలు అవి విశ్లేషించడానికి నిజంగా మంచి ఉదాహరణలకు గొప్ప విషయాలు కానీ మనము ఇంజనీరింగ్ కార్యకలాపాలపై మాకు ఎక్కువ ఆసక్తి ఉంది ఇప్పుడు కొన్ని విశ్లేషణఅనలైజ్ కార్యకలాపాలు విమర్శనాత్మకంగా చదువుతున్నాయి పాఠాలను స్పష్టం చేయడం లేదా విమర్శించడం ఊహలను పరిశీలించడం లేదా అంచనా వేయడం అసంబద్ధమైన వాస్తవాల నుండి సంబంధితంగా వేరుచేయడం ఆమోదయోగ్యమైన అనుమానాలు అంచనా లేదా వ్యాఖ్యానాలు చేయడం కారణాలు ఇవ్వడం మరియు సాక్ష్యాలు మరియు ఆరోపించిన వాస్తవాలను అంచనా వేయడం వైరుధ్యాలను గుర్తించడం చిక్కులు మరియు పరిణామాలను అన్వేషించడం ఉదాహరణకు ఒక నిర్దిష్ట పరామితిని నేను మారిస్తే వ్యవస్థలో ఏమి జరుగుతుంది మీరు చిక్కులు లేదా పరిణామాలను అన్వేషిస్తూ ఉండవచ్చు ఇది చాలా సులభం ఉదాహరణకు ఇచ్చిన ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో రెసిస్టర్ విలువను మరొక విలువకు మార్చుకుంటే ఏమి జరుగుతుంది ఇప్పుడు ఏమి జరుగుతుంది అది అప్లై లేదా అనలైజ్ పారామితి విలువ x1 నుండి విలువ x2 కు మారినప్పుడు అవుట్పుట్ను కనుగొనండి ఆ ప్రశ్న వంటి సాధారణ సందర్భంలో నిర్ణయిస్తారు ఇది చాలా సులభం కాబట్టి మీరు ఆచరణాత్మకంగా వర్తించుఅప్లై మీరు కొంచెం క్లిష్టమైన వ్యవస్థను కలిగి ఉంటే చిక్కులు చాలా స్పష్టంగా లేనప్పుడు మీరు సంబంధిత సాధనాలను ఉపయోగించి అన్వేషించాలి ఇంకా సాధారణీకరణలను మెరుగుపరచడం మరియు సరళీకరణలను నివారించడం ఒకరి దృక్పథాన్ని అభివృద్ధి చేయడం నమ్మకాల వాదనలు లేదా సిద్ధాంతాలను సృష్టించడం లేదా అన్వేషించడం సమస్యలు తీర్మానాలు లేదా నమ్మకాలను స్పష్టం చేయడం మూల్యాంకనం కోసం ప్రమాణాలను అభివృద్ధి చేయడం అది కూడా ఒక విశ్లేషణఅనాలసిస్ చర్య దేనినైనా అంచనా వేయడానికి మీరు ఎలాంటి ప్రమాణాలను ఉపయోగిస్తున్నారు అది మీరు ఉపయోగిస్తున్న ప్రమాణాలపై మీ విలువలు మరియు ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది కానీ మీరు దాని గురించి స్పష్టంగా ఉన్నారా కాబట్టి మీ స్వంత విలువలను స్పష్టం చేయడంలో కార్యాచరణ పాల్గొంటుంది మరియు ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి ప్రమాణాలు అవసరం సమాచార వనరుల విశ్వసనీయతను అంచనా వేయడం లోతుగా ప్రశ్నించడం మరియు మూల లేదా ముఖ్యమైన ప్రశ్నలను కొనసాగించడం వాదనలు వివరణలు నమ్మకాలు లేదా సిద్ధాంతాలను స్పష్టం చేయడం కాబట్టి విశ్లేషించే కార్యకలాపాలు చాలా ఉన్నాయి కానీ ఇంజనీరింగ్ విషయానికి వస్తే అక్కడే సమస్య వస్తుంది మొదటి విషయం ఏమిటంటే విశ్లేషణఅనలైజ్ అనే పదాన్ని మా కార్యకలాపాల సమయంలో విస్తృతంగా ఉపయోగిస్తారు ఉపాధ్యాయులుగా మనం దీన్ని ఉపయోగిస్తూనే ఉన్నాము కానీ బ్లూమ్ యొక్క వర్గీకరణ సందర్భంలో విశ్లేషించడంఅనలైజ్ కి చాలా నిర్దిష్ట అర్ధాన్ని కలిగి ఉంది కాబట్టి మీరు బ్లూమ్ వర్గీకరణలో పనిచేస్తుంటే మీరు విశ్లేషించిన పదాన్ని నిర్వచించిన విధంగా మాత్రమే ఉపయోగించాలి ఉదాహరణకు మీరు ఒక సర్క్యూట్ను విశ్లేషించండి లేదా నిర్మాణాన్ని విశ్లేషించవచ్చు కాబట్టి ఆ సందర్భంలో మనం సర్క్యూట్ను విశ్లేషించడం గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు నిజంగా అడుగుతున్నది తెలిసిన వేరియబుల్స్ పరంగా కొన్ని తెలియని వేరియబుల్ను కనుగొనండి మీరు చెప్పగలిగే కామన్సెన్సియల్ మార్గంలో ఇది విశ్లేషణగా కూడా ఉపయోగించబడుతుంది కానీ మీరు బ్లూమ్ వర్గీకరణను ఉపయోగించటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ప్రత్యేకమైన పద్ధతిలో విశ్లేషణను ఉపయోగించడానికి ప్రజలందరూ తమను తాము క్రమశిక్షణ చేసుకోవాలి ఇప్పుడు మీరు దాన్ని క్రమబద్ధీకరించినప్పటికీ బ్లూమ్ యొక్క వర్గీకరణ ద్వారా వివరించబడిన అర్థంలో మాత్రమే విశ్లేషణఅనలైజ్ పదాన్ని ఉపయోగించడానికి మనం అందరూ అంగీకరిస్తున్నాము కానీ పరిమిత సమయం రాత పరీక్షలో ఈ వర్గానికి చెందిన ప్రశ్నలను రూపొందించగలమా మా అసెస్మెంట్ లేదా అంచనా చాలా పరిమిత సమయ పరీక్షల రూపంలో ఉంటుంది ఇది తరగతి పరీక్ష అయితే అది ఒకటిన్నర గంటలు ఇది ఎండ్ సెమిస్టర్ పరీక్ష అయితే ఇది సాధారణంగా 3 గంటలు మరియు మీకు కొన్ని ల్యాబ్ పరీక్షలు విడిగా ఉండవచ్చు కానీ అసెస్మెంట్లో ఎక్కువ భాగం రాత పరీక్షల రూపంలో ఉంటుంది ఇప్పుడు అలాంటి సందర్భంలో మరియు మీరు అడిగే ఏదైనా ప్రత్యేకమైన ప్రశ్న 3 గంటల పరీక్షలో అరగంటకు మించి తీసుకోలేము ఎందుకంటే పరీక్షా పేపర్లో అనేక ప్రశ్నలు ఉంటాయి మరియు 10 మార్కుల ప్రశ్నలు సాధారణంగా అరగంటకు మించకూడదు మరియు మీరు విశ్లేషించే వర్గానికి చెందిన ఒక ప్రశ్న అంశం లేదా ప్రశ్న అడగడానికి ప్రయత్నిస్తుంటే మొదటి విషయం ఏమిటంటే మీరు విస్తృతమైన వివరణ రాయాలి ఊహలు పూర్తయ్యాయని చెప్పి విశ్లేషణ నుండి ప్రశ్నలు అడగండి డేటా పరిపూర్ణంగా ఉందా మరియు మీరు అడగవలసిన ప్రశ్నల మొత్తం బంచ్ మరియు సాధారణంగా క్రమబద్ధీకరించడానికి అరగంట కన్నా ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి విశ్లేషణఅనలైజ్ ప్రశ్నలను పరిమిత సమయం రాత పరీక్షలో ఉంచడం అంత సులభం కాదు మీకు ఆసక్తి ఉంటే కేస్ స్టడీస్ ప్రాజెక్ట్స్ టర్మ్ పేపర్స్ మరియు ఫీల్డ్ స్టడీస్ కు సంబంధించిన పనులలో విశ్లేషణ కార్యకలాపాలను చేర్చవచ్చు ఇతర సమస్య ఏమిటంటే మనం విశ్లేషణలో మాట్లాడిన అనేక కార్యకలాపాలు ఇంజనీరింగ్కు చాలా సాధారణం కాదు సాంఘిక శాస్త్రాలు మరియు మానవీయ శాస్త్రాలలో ఇవి చాలా సాధారణం కానీ ఎందుకు అలా కాదు ఇంజనీరింగ్ సైన్స్ సబ్జెక్టులు లేదా సైన్స్ సబ్జెక్టులు 4 సంవత్సరాల కార్యక్రమంలో మనం నిర్వహిస్తున్న స్థాయిలో అవి సరిహద్దుల్లో అన్వేషించటం లేదు మరియు మనం చాలా ఇరుకైన సందర్భంలో కూడా మాట్లాడుతున్నాము కాబట్టి మొత్తం విషయం బాగా నిర్వహించబడినప్పుడు ప్రశ్నలను విశ్లేషించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మీరు ఏదైనా సాంఘిక శాస్త్రం మరియు హ్యుమానిటీస్ విషయాలలో ప్రశ్నలను చాలా తేలికగా విశ్లేషించవచ్చు అది గమనించాలి మనం విలువ తగ్గుతున్నామని దీని అర్థం కాదు కాని మన ఇంజనీరింగ్ విషయానికి సంబంధించి మనం సరిగ్గా పనిచేస్తున్న చోట దీనిని అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఎవాల్యుయేట్ అనే పదం ని చూద్దాము ఇది తదుపరిది మీ కోసం మూడు లేదా నాలుగు ప్రత్యామ్నాయాలు ఉంటే ఏమి జరుగుతుంది మరియు మీరు ఒకదాన్ని ఎంచుకోవలసి వస్తే మీరు ఎలా ఎంచుకుంటారు దాన్ని ఎవాల్యుయేషన్ ప్రక్రియ అంటారు ఇది చాలా ప్రమాణాలు మరియు ప్రమాణాల ఆధారంగా తీర్పు ఇవ్వడం సరేనా ప్రమాణం నాణ్యత ప్రభావం సామర్థ్యం లేదా స్థిరత్వానికి సంబంధించినది ప్రమాణాలు గుణాత్మక లేదా పరిమాణాత్మకంగా ఉండవచ్చు నా వద్ద A B C మూడు పరిష్కారాలు ఉంటే వీటిలో ఒకదాన్ని నేను ఎంచుకోవచ్చా నేను ఏ ప్రాతిపదికన ఎంచుకుంటాను మొదటి విషయం ఏమిటంటే నేను ప్రమాణాల సమితిని జాబితా చేయాలి నేను ఏ ప్రమాణాలను ఎంచుకుంటాను కాబట్టి ప్రమాణాల ఎంపిక మూల్యాంకన ప్రక్రియలో ఒక భాగం ఉత్పత్తి యొక్క రంగు లాగా మీరు పరిగణించవచ్చు ఉత్పత్తి యొక్క రంగు చాలా తేడా లేదని మీరు పరిగణించవచ్చు కాబట్టి మీరు నిర్దిష్ట ప్రమాణాన్ని వేరుగా ఉంచుతారు కానీ చాలా స్పష్టంగా పేర్కొన్న కారణాల వల్ల ఆ ఎంపిక మీరు చేయవలసి ఉంది మరియు మొదటి విషయం ఏమిటంటే మీరు ఒక ప్రమాణాన్ని గుర్తించాలి వాటిలో కొన్ని గుణాత్మకమైనవి లేదా కొన్ని పరిమాణాత్మకమైనవి మీరు ఈ ప్రమాణాలను మీ ముందు ఉన్న ప్రతి పరిష్కారానికి వర్తింపజేయాలి ఉదాహరణకు ఒకటి దాని నాణ్యత కావచ్చు A అత్యధిక నాణ్యత కలిగి ఉంది కానీ B మరింత ప్రభావవంతంగా ఉంటుంది C మరింత సమర్థవంతంగా ఉంటుంది కాబట్టి ఏమి జరుగుతుందంటే అవి మూడు పరిష్కారాలలో లేదా నాలుగు పరిష్కారాలలో ఒక నిర్దిష్ట పరిష్కారాన్ని ఎన్నుకోవటానికి మళ్ళీ ఒకే సంఖ్యలోకి అనువదించవు బహుళ ఉన్నప్పుడు కొన్ని ప్రమాణాలకు సంబంధించి ప్రతి ఒక్కటి మంచిది మీరు దీన్ని మరో తదుపరి స్థాయి ప్రమాణంతో రావాలి దాని నుండి మీరు దీన్ని ఎంచుకోవాలి కాబట్టి మీరు చాలా పెద్ద సమస్యలను చూసినప్పుడు ఎవాల్యుయేట్ ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంటుంది మీరు చాలా పెద్ద సమస్యలు లేదా సంక్లిష్ట సమస్యల గురించి మాట్లాడేటప్పుడు ప్రమాణాల ఎంపిక అక్కడే మీరు వంతెన లేదా ఫ్లైఓవర్ నిర్మించడం వంటి పెద్ద ప్రాజెక్టులకు సంబంధించి అన్ని సమయాల్లో సమస్యలను ఎదుర్కొంటారు లేదా ప్రతి ఒక్కరూ వేరువేరు ప్రమాణాల గురించి మాట్లాడుతున్నందున అనేక వివాదాలు తలెత్తుతాయి కాబట్టి అనుబంధించబడిన యాక్షన్ క్రియలు మీరు తనిఖీ చేస్తున్నారు తనిఖీ చేయడం అంటే పరీక్షించడం గుర్తించడం పర్యవేక్షించడం సమన్వయం చేయడం లేదా విమర్శించడం ఖచ్చితత్వం సమర్ధత సముచితత లేదా స్పష్టత సమైక్యత పరిపూర్ణత అనుగుణ్యత ఖచ్చితత్వం మొదలైనవాటిని నిర్ధారించడం కాబట్టి సరళమైన మాటలలో చెప్పాలంటే ఎవాల్యుయేట్ అనేది కొన్ని ప్రమాణాలను ఎన్నుకోవడం మరియు పరిష్కారాలకు ఈ ప్రమాణాలను వర్తింపజేయడం మరియు ఒక నిర్దిష్ట పరిష్కారం యొక్క ప్రాధాన్యతకు సంబంధించి నిర్ణయం తీసుకోవడం లేదా నిర్ణయం తీసుకోవడం వంటి వాటికి సంబంధించినది ఇప్పుడు చివరి ఆరవ కాగ్నిటివ్ ప్రక్రియ సృష్టించబడిందిక్రియేట్ క్రియేట్ అనేది ఒక పొందికైన లేదా క్రియాత్మకమైన మొత్తాన్ని రూపొందించడానికి అంశాలను ఒకచోట చేర్చడం ఇది మీకు అంశాలు అందుబాటులో ఉన్నాయి కానీ మీరు వాటిని మరొక పొందికైన మరియు క్రియాత్మకమైన మొత్తంగా ఏర్పరుస్తున్నారు మరియు ఇది మూడు విధాలుగా జరుగుతుంది మూడు వేర్వేరు స్థాయిలు ఉన్నాయి ఒకటి ఉత్పత్తి మీరు ఏమి ఉత్పత్తి చేస్తారు జనరేషన్ అంటే వ్యవస్థలు భావనలు నమూనాలు సిద్ధాంతాలు వివరణలు సాధారణీకరణ పరికల్పన అంచనాలు సూత్రాలు సమస్యలు ప్రశ్నలు మరియు కథలను వర్గీకరించడం ఉదాహరణకు పరీక్ష వంటి సాధారణ విషయం తీసుకోండి కథ రాయండి మళ్ళీ క్రియేట్ అనే పదాన్ని అనేక విధాలుగా సాధారణ అర్థంలో ఉపయోగిస్తారు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే కథ రాయడం ఇప్పటికే అందుబాటులో ఉన్న వాటికి భిన్నంగా కథను రాయండి మీరు ఇప్పటికే చదివిన వాటితో ఇది చాలా భిన్నంగా ఉండకపోవచ్చు కానీ కనీసం ఇది భిన్నంగా ఉంటుంది అంటే మీరు కథను సృష్టించారు ఏదో సృష్టించారు అదేవిధంగా ఒక ప్రణాళికను రూపొందించండి ఏదైనా ప్లాన్ చేయండి లేదా డిజైన్ చేయాలి ఖచ్చితంగా పదం రూపకల్పన అంటే ఏదో ఒక ప్రణాళికను రూపొందించడం కుర్చీ రూపకల్పన చేయమని నేను మిమ్మల్ని అడగగలను మీరు కుర్చీని రూపకల్పన చేయమని అడిగినప్పుడు నేను ఇప్పటికే ఉన్న కుర్చీని కాపీ చేసి మీకు ఇస్తాను అలాంటప్పుడు అది క్రియేట్ అవ్వదు నేను చిన్న మార్పులు చేసినా కోణాలు లేదా కీళ్ళు లేదా నేను కుర్చీని రూపకల్పన చేసే విధానం అంటే మీరు ఏదో ఒక కల్పన చేయడం కోసం ఒక ప్రణాళికను రూపొందిస్తున్నారని మరియు మీరు దానిని సృష్టించే ప్రక్రియ అని పిలుస్తారు మూడవది వాస్తవానికి "ఉత్పత్తి" ఉదాహరణకు మీరు ఒక మోడల్ను సృష్టించమని అడుగుతారు లేదా మీరు కుర్చీని సృష్టించండి లేదా ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఒక విమానం యొక్క మోడల్ను రూపొందించండి విమానం యొక్క ఏ భాగాన్ని అయినా రూపొందించండి ఆపై మీరు వర్క్షాప్లో కూర్చోవాలి మరియు మీరు మీ స్వంతంగా ఉత్పత్తి చేయాలి మీరు ఏదో ఒకవిధంగా ఉత్పత్తి చేస్తున్నప్పుడు అది ఒక ప్రత్యేకమైన వస్తువు అవుతుంది అంటే మీరు సృష్టిస్తున్నారని అర్థం కాబట్టి సృష్టి ప్రక్రియ అంటే ఇదే మొదటి విషయం సృష్టి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్కు సరిగ్గా అర్థం ఏమిటో చూద్దాం లేదా కార్యాచరణను సృష్టించడానికి నా ఇంజనీర్కు ఎలా శిక్షణ ఇస్తాను ఇచ్చిన సమస్యకు బహుళ పరిష్కారాలను ఉత్పత్తి చేయడం సృష్టిలో ఉంటుంది ఇచ్చిన సమస్యకు బహుళ సరైన పరిష్కారాలు ఒకదానికొకటి మంచిదనే వాస్తవం తరువాత వస్తుంది కానీ మీరు ఇచ్చిన సమస్యకు బహుళ పరిష్కారాలను ఉత్పత్తి చేయగలగాలి వర్తింపజేయడం ఖచ్చితంగా మీరు ఇప్పటికే మార్గం తెలుసు మరియు మీరు సాధారణంగా ఒకే పాయింట్ పరిష్కారానికి వస్తారు బహుళ పరిష్కారం కాదు కాబట్టి సృష్టించండి వాస్తవానికి మా ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లలో ఒక సమస్యకు బహుళ పరిష్కారాలను రూపొందించడానికి మనం ప్రజలకు శిక్షణ ఇవ్వము ఎందుకంటే ప్రామాణిక కోర్సులలో పరిష్కరించబడిన చాలా సమస్యలు సమాధానాలు ప్రత్యేకమైన అధ్యాయ సమస్యల ముగింపు సరే ఇప్పటి వరకు గుర్తుంచుకో అర్థం చేసుకోండి విశ్లేషించండి మూల్యాంకనం చేయండి మరియు సృష్టించండి అనే ఆరు అభిజ్ఞా స్థాయిలను చూశాము మరియు ఆచరణాత్మకంగా అన్ని అభిజ్ఞా క్రియాశీలతలు ఈ వర్గాలలో ఒకదాని క్రిందకు రావచ్చని పేర్కొనవచ్చు మరియు అవి క్రమానుగతంగా అమర్చబడి ఉంటాయి కాబట్టి ఒక నిర్దిష్ట కార్యాచరణ లేదా మీరు పరిష్కరించే ఒక నిర్దిష్ట సమస్య ఒకటి కంటే ఎక్కువ స్థాయిలో కార్యకలాపాలను కలిగి ఉంటుంది మీరు సృష్టించండి అని చెబితే ఒక నిర్దిష్ట ఇంజనీరింగ్ వ్యవస్థను రూపకల్పన చేయండి మీరు దానిని సమస్యగా ఇస్తుంటే అది మునుపటి ఐదు కాగ్నిటివ్ స్థాయిల నుండి కార్యకలాపాలను కలిగి ఉంటుంది ఇప్పుడు పరిగణించవలసిన మరో రెండు పదాలు ఉన్నాయి ఒకటి క్రిటికల్ థింకింగ్ మరొకటి సమస్య పరిష్కారం మా సమస్య ఏమిటంటే క్రిటికల్ థింకింగ్ అనేది మరొక చర్య లేదా బ్లూమ్ యొక్క ఆరు అభిజ్ఞాత్మక ప్రక్రియల క్రింద పరిగణించబడుతుందా చాలా మంది ఈ విమర్శనాత్మక ఆలోచనను స్వతంత్రంగా ఎదుర్కోవాలనుకుంటారు కానీ మీరు వారి స్వంత నిర్వచనాల ద్వారా చూస్తే మనం దీన్ని ఖచ్చితంగా చూద్దాం విమర్శనాత్మక ఆలోచనక్రిటికల్ థింకింగ్ అనేది లోతైన ఉద్దేశపూర్వక మరియు నిర్మాణాత్మక ఆలోచన ప్రక్రియను సూచిస్తుంది ఇది ఎదుర్కొన్న సవాళ్లకు అసలు మరియు సృజనాత్మక పరిష్కారాన్ని సృష్టించే ఉద్దేశ్యంతో సమాచారం అనుభవాలు పరిశీలన మరియు ఇప్పటికే ఉన్న జ్ఞానాన్ని విశ్లేషించడం మరియు సంభావితం చేయడం లక్ష్యంగా ఉంది అంటే ఇక్కడ విశ్లేషణ ప్రక్రియ వంటి వివిధ భాగాలను చూడండి మొదటి పదబంధాన్ని వదిలివేయండి విమర్శనాత్మక ఆలోచన సమాచారం మరియు అనుభవాలను విశ్లేషించడం మరియు సంభావితం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది అసలు మరియు సృజనాత్మక పరిష్కారాలను సృష్టించే ఉద్దేశ్యంతో పరిశీలనలు మరియు ఉన్న జ్ఞానం కాబట్టి ప్రయోజనాన్ని వదిలివేయండి మీరు కార్యాచరణను పరిశీలిస్తే ఇది సమాచారాన్ని విశ్లేషించడం సంభావితం చేయడం అనుభవాలు మరియు మొదలైనవి కాబట్టి మీరు విశ్లేషించడం మరియు సంభావితం చేయడం పరిగణిద్దాము సంభావితంగా మీరు క్రొత్త భావనను సృష్టిస్తున్నారు అలాంటప్పుడు అది 'క్రియేట్' క్రిందకి వస్తుంది లేదా మీరు ఇప్పటికే ఉన్న భావనల క్రింద పెడుతున్నారు అప్పుడు అది అండర్స్టాండ్ లేదా విశ్లేషణఅనాలసిస్ కింద వస్తుంది కాబట్టి ఏమి జరుగుతుందంటే స్టేట్మెంట్ వివరణ ప్రకారం మీరు విశ్లేషించడం లేదా అర్థం చేసుకోవడం చూస్తున్నారు మరియు ఉద్దేశ్యం సృష్టించడం కానీ అసలు పరిష్కారాలను సృష్టించడం లేదు ఇది లోతైన ఉద్దేశపూర్వక మరియు నిర్మాణాత్మక ఆలోచనను సూచిస్తుందని చూడండి సరే ఇప్పుడు దీని యొక్క తదుపరి అంశానికి రావడం విమర్శనాత్మక ఆలోచన క్రమబద్ధమైన మరియు సంపూర్ణమైనది అంటే ప్రతిపాదిత పరిష్కారాన్ని పరిశీలిస్తున్నప్పుడు దాని ప్రభావం మరియు పరిణామాలను లేదా వ్యవస్థ యొక్క ఇతర భాగాలను పరిశీలిస్తుంది అందువల్ల వ్యవస్థ యొక్క ఒక స్థాయిలో పరిష్కారం మరెక్కడా సమస్యలను మరియు ఇబ్బందులను సృష్టించదని నిర్ధారించడం మళ్ళీ మీరు మళ్ళీ ఒక ప్రయోజనం కోసం ప్రతిపాదిత పరిష్కారాన్ని పరిశీలిస్తున్నారు కాబట్టి మీరు ప్రతిపాదిత పరిష్కారాన్ని పరిశీలించడం చూస్తే మూల్యాంకనం వర్గంలోకి వస్తుంది కాబట్టి విమర్శనాత్మక ఆలోచనలో విశ్లేషణ మరియు మూల్యాంకనం ఉంటాయి కానీ లక్ష్యం ఒక సమస్యకు అసలు పరిష్కారాన్ని సృష్టించడం మరియు ఇక్కడ మరొక అంశం విమర్శనాత్మకంగా ఆలోచించటానికి సానుకూల బహిరంగ మరియు సరసమైన మనస్తత్వం అవసరం అది అందుబాటులో ఉన్న సమాచారాన్ని నిష్పాక్షికంగా పరిశీలించగలదు మరియు వాటి ద్వారా తెచ్చిన అంచనాలు మరియు పరిమితుల గురించి తెలుసు ఆలోచించటానికి ఓపెన్ మైండ్ సరసమైన మరియు ఓపెన్ మైండ్ అవసరం విమర్శనాత్మక ఆలోచన యొక్క అవసరాలు కానీ వాస్తవానికి విమర్శనాత్మక ఆలోచన అనేది ఆలోచనను మెరుగుపరిచే ఉద్దేశంతో విశ్లేషించడం మరియు అంచనా వేయడం మెరుగుపరచడం దీని ఉద్దేశ్యం మీరు చూడగలిగినట్లుగా బ్లూమ్ యొక్క వర్గీకరణ యొక్క కార్యకలాపాలను విశ్లేషించడం మరియు ఎవాల్యుయేట్ చేయడం ద్వారా విమర్శనాత్మక ఆలోచన ఉంటుంది ఇప్పుడు సమస్య పరిష్కారం మరొక ఆసక్తికరమైన విషయం ప్రజలు దాని గురించి విస్తృతంగా రాశారు పుస్తకాలు చాలా ఉన్నాయి కానీ మీరు వాటన్నింటినీ కలిపి ఉంచినట్లయితే కొంతమంది వ్యక్తుల నుండి ఎక్కడైనా కొన్ని విధానాలను ఉపయోగించడం సమస్య పరిష్కారంగా పరిగణించబడుతుంది మీరు చేస్తున్నది అదే సమస్యలను పరిష్కరిస్తున్నారు లేదా దీనికి విశ్లేషణ అవసరం కావచ్చు దీనికి మూల్యాంకనం అవసరం కావచ్చు మరియు ఇది ప్రక్రియలను సృష్టించవచ్చు ఇందులో నాలుగు ప్రక్రియలు పాల్గొనవచ్చు లేదా కొన్ని ప్రక్రియలు మాత్రమే పాల్గొంటాయి కాబట్టి ఆ సందర్భంలో మనం కూడా సమర్థవంతంగా చూస్తున్నాము 'సమస్య పరిష్కారం' బ్లూమ్ యొక్క వర్గీకరణ క్రింద కూడా ఉంది ఇప్పుడు మనం ఇంజనీరింగ్ కోర్సుల స్వభావాన్ని అర్థం చేసుకోవాలి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లలో అందించే చాలా కోర్సులు చక్కగా నిర్వచించబడిన ఫ్రేమ్వర్క్లలో రూపొందించబడ్డాయి మరియు అందించబడతాయి మొదటి విషయం అది ఏదో చెల్లుబాటు అవుతుందా లేదా అనే దానిపై చాలా అస్పష్టత లేదు ఇది మనం నిర్వహిస్తున్న స్థాయిలో ఇది బాగా నిర్వచించబడిన ఫ్రేమ్వర్క్ ఓపెన్ ఎండ్ సమస్యల పరిష్కారం ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లలో ఎక్కువగా ప్రాజెక్టుల ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము మరియు కొన్నిసార్లు అసైన్మెంట్ల ద్వారా పరిష్కరించడానికి సమయం పెద్ద పరిమితి కాదు ఆచరణలో కూడా మీరు ఈ రకమైన అభ్యాసాలను ఎక్కువగా ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇవ్వబడుతుంది తరగతి పరీక్షలు మరియు ఎండ్ సెమిస్టర్ పరీక్షలలోని అసెస్మెంట్ అంశాలు ప్రధానంగా గుర్తుంచుకోండిరిమెంబర్ అర్థం చేసుకోండిఅండర్స్టాండ్ మరియు అప్లై కాగ్నిటివ్ స్థాయిలకు వర్తిస్తాయి కాబట్టి ఈ స్థాయిలో మీరు పరీక్షా పత్రాలను విశ్లేషించినట్లయితే చాలా ఎక్కువ కాదు చాలా పరీక్షా పత్రాలు గుర్తుంచుకోండిరిమెంబర్ మరియు అర్థం చేసుకోండిఅండర్స్టాండ్ పరిమితం చేయబడతాయి చాలా తక్కువ శాతం వెయిటేజ్ మాత్రమే 'అప్లై' స్థాయికి ఇవ్వబడుతుంది మరియు కొన్నిసార్లు మీరు 70 నుండి 80 ప్రశ్నలు కూడా గుర్తుంచుకునే స్థాయికి చెందినవిగా కనుగొంటారు మరియు ఇది ఉపయోగించిన పదాలు నేర్చుకునే అధిక ఆదేశాలు లోతైన అభ్యాసం అర్ధవంతమైన అభ్యాసం ఉన్న చోట మీకు తెలిసి ఉండాలి ఇవన్నీ అప్లై యొక్క అధిక స్థాయి మరియు తరువాత విశ్లేషించండి ఎవాల్యుయేట్ చేయండి మరియు సృష్టించండి ఇప్పుడు అసైన్మెంట్లు మీరు బోధించిన లేదా నేర్చుకున్న కోర్సుల నుండి కాగ్నిటివ్ స్థాయికి చెందిన వర్తించు విశ్లేషించండి మూల్యాంకనం చేయండి మరియు సృష్టించండి కార్యకలాపాలకు రెండు ఉదాహరణలు ఇవ్వండి మీకు తెలిసిన ఏ కోర్సుల్లోనైనా విమర్శనాత్మక ఆలోచనకు ఉదాహరణ ఇవ్వండి గరిష్టంగా 500 పదాల లో ఇవ్వండి సమస్య పరిష్కారం అంటే ఏమిటో అర్థమయ్యే విధంగా మీకు తెలిసిన ఏ కోర్సులోనైనా సమస్య పరిష్కారానికి ఒక ఉదాహరణ ఇవ్వండి మరియు అదేవిధంగా విమర్శనాత్మక ఆలోచన ఏమిటో వివరించండి ఇప్పుడు తరువాతి యూనిట్లో జ్ఞానం మరియు కాగ్నిటివ్ ప్రక్రియ కాగ్నిటివ్ డొమైన్ యొక్క రెండు కొలతలు అని మనం భావించినందున మనం జ్ఞాన వర్గాలకు వెళ్తాము మనం యూనిట్ స్థాయిలో చూస్తున్న వాస్తవిక సంభావిత మరియు విధాన జ్ఞానం అనే నాలుగు జ్ఞాన విభాగాలని చూస్తాము చాలా ధన్యవాదాలు